ప్రియమైన పాల్గొనేవారిని మొదలైనవారి యొక్క ప్రారంభ చర్చలలో అవి చేర్చబడలేదు మనం వేర్వేరు రంగులకు ప్రతిస్పందించే మార్గం క్రోమాటిక్స్ ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ పని జరగనప్పటికీ ఇది అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క ముఖ్యమైన అంశం మన దృశ్య భావాన్ని చురుకుగా మరియు నిష్క్రియాత్మక పద్ధతిలో ఉపయోగించవచ్చు అందువల్ల ఇది అశాబ్దిక పద్ధతిలో స్పందిస్తుంది రంగులు సాంస్కృతిక అర్ధాలను కలిగి ఉంటాయి మరియు అవి వేర్వేరు సంస్కృతులలో విభిన్న లక్షణాలను మరియు అవగాహనలను సూచిస్తాయి ఒక రంగు ఒక నిర్దిష్ట సంస్కృతిలో ఒక నిర్దిష్ట అర్ధాన్ని కలిగి ఉండవచ్చు కానీ ఇతర సంస్కృతిలో దీనికి వేరే వ్యాఖ్యానం ఉండవచ్చు ఉదాహరణకు కొన్ని దేశాలలో నలుపు అనేది శోకం యొక్క రంగు అయితే కొన్ని ఇతర సంస్కృతులలో దురదృష్టకర సందర్భాలలో తెల్లపు తగినదిగా పరిగణించబడుతుంది ఇంటర్ పర్సనల్ సందర్భంలో మనం వేర్వేరు రంగులను ఎలా అర్థం చేసుకుంటాము అనే దానితో సంబంధం మరియు ప్రతిస్పందించడానికి రెండు మార్గాలు ఉండవచ్చు ప్రధానంగా మనం మన పరిసరాలలో మరియు స్థలం రూపకల్పనలో ఉన్న రంగులను చూస్తాము ఉదాహరణకు కార్యాలయాల స్థలం రంగు యొక్క పాత్ర ముఖ్యమైనది అందువల్ల వ్యాపార మరియు వృత్తిపరమైన ప్రపంచంలో రంగులు ఒక నిర్దిష్ట శక్తిని కలిగి ఉన్నాయని మేము చెప్పగలం మార్కెటింగ్లో గుర్తింపును 80 శాతానికి పెంచుతుంది ఆచరణాత్మక స్థాయిలో ఒక బ్రాండ్లో మరియు రంగు మధ్య ఉన్న సంబంధం ఈ పరిస్థితికి సరిగ్గా సరిపోయే రంగు యొక్క గ్రహించిన సముచితతపై ఆధారపడి ఉంటుంది రంగులు మార్కెటింగ్కు రంగు యొక్క సాంస్కృతిక సంబంధాలపై వ్యాఖ్యానించారు ఎరుపు నారింజ పసుపు మొదలైన వెచ్చని రంగులు ఆందోళన ఆకలి ప్రేరేపణలను పెంచుతాయి అందువల్ల ఫాస్ట్ ఫుడ్లు లోపలి అలంకరణలో వీటికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మన రంగు ఎంపిక ఇతర వ్యక్తులతో మన వైఖరిని సూచిస్తుంది మరియు అదే సమయంలో మన పరిసరాలలో రంగు ఎంపిక మన మనోభావాలను కూడా ప్రభావితం చేస్తుంది మన చుట్టుపక్కల సౌందర్యంగా ఉండే రంగులను ఉపయోగించడం మనలో సానుకూల ఉద్దీపనను సృష్టిస్తుంది మరియు అవి మన అధికారిక పరస్పర చర్యల సమయంలో మన దృష్టిని నిలుపుకోవడంలో సహాయపడతాయి సరిపోని రంగులను ఎంచుకోవడం వల్ల కంటి ఒత్తిడి లేదా తలనొప్పి మాత్రమే కాకుండా ఉద్యోగులను ప్రభావితం చేయవచ్చు ఇది అలసట భావనను ప్రోత్సహిస్తుంది డాక్టర్ డేవిడ్ లూయిస్ అనే రంగు మనస్తత్వవేత్త తన పరిశోధనలో 80 శాతం మంది ఉద్యోగులు తమ పరిసరాల రంగు వారి భావోద్వేగాలు మరియు పనితీరుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారని వారు కనుగొన్నారు ఉద్యోగులలో సానుకూల భావాలను ఉత్తేజపరిచే రంగులను బాగా ప్రణాళికాబద్ధంగా ఉపయోగించడం వల్ల వారికి మంచి సృజనాత్మకత మరియు వినూత్న ఆలోచనలకు దారి తీస్తుంది రంగులకు మానసిక సంబంధం ఉందని మేము అర్థం చేసుకున్నాము మరియు వాటికి ఒక నిర్దిష్ట సంభాషణాత్మక విలువ ఉంటుంది ఉదాహరణకు ఆకుపచ్చ గదిలో పనితీరు మరింత హాయ్ గా అనిపిస్తుంది మరియు వెయిట్ లిఫ్టర్లు ప్రశ్నకు తీసుకువస్తుంది వృత్తిపరమైన సందర్భాలకు తగిన రంగులు ఏవి కావచ్చు ముదురు రంగులు అధికారం యొక్క భావాన్ని తెలియజేస్తాయి అయితే తేలికపాటి షేడ్స్ అనుకూలంగా ఉన్నారు ఈ రంగులు అధికారం మరియు శక్తి వంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉంటాయి నలుపు ముఖ్యంగా దూకుడు యొక్క సానుకూల భావనతో సంబంధం కలిగి ఉంటుంది యూనిఫాం యొక్క ప్రవర్తన మధ్య ఒక నిర్దిష్ట సంబంధం ఉందని పరిశోధకులు ఆలోచిస్తారు పరిశ్రమలు ఎల్లప్పుడూ ఈ పరిశోధకులను సద్వినియోగం చేసుకున్నాయి వేర్వేరు పరిశ్రమలకు వేర్వేరు లక్ష్యాలు మరియు సందేశాలు ఉన్నాయి అవి తెలియజేయడానికి మరియు నెరవేర్చాలని కోరుకుంటాయి వారు వేర్వేరు బ్రాండ్ చిత్రాలను కూడా కలిగి ఉన్నారు మరియు ఒక నిర్దిష్ట సంస్థలో కూడా వేర్వేరు విభాగాలు వేర్వేరు రకాల విధులను నిర్వహిస్తాయని మేము కనుగొన్నాము అందువల్ల కార్యాలయంలో ప్రజలు ఎలా ఆలోచిస్తారని ప్రవర్తిస్తారని మరియు ఎలా వారి ఎంపికలు చేసుకోవాలో ఉపచేతన మరియు లోతుగా పాతుకుపోయిన భావోద్వేగ ప్రతిస్పందనలను ప్రేరేపించడానికి రంగు మనస్తత్వశాస్త్రం యొక్క ఉత్కృష్టమైన ప్రభావాన్ని ఉపయోగించాలని వారు కోరుకుంటారు సరిగ్గా ఉపయోగించినట్లయితే కార్యాలయంలో సామర్థ్యం మరియు అనుకూలత యొక్క భావాన్ని గణనీయంగా అందించే సామర్ధ్యం కూడా రంగులకు ఉంటుంది 1999 లో నిర్వహించిన క్రైటన్ కార్మికులు ఎల్లప్పుడూ తెలుపు రంగు దుస్తులు ధరిస్తారు ఎందుకంటే ఇది స్వచ్ఛత యొక్క భావాన్ని ఇస్తుంది మరియు పారిశుధ్యం సంబంధించిన సంబంధాలను కూడా ప్రేరేపిస్తుంది ఎరుపు రంగుకు సంబంధించినంతవరకు ఉత్సాహం యొక్క అనుబంధ లక్షణాలను సంగ్రహించడానికి మెక్డొనాల్డ్ పసుపు మరియు ఎరుపు కలయికను ఉపయోగించారు మరియు వారు సాంప్రదాయకంగా పసుపుతో ముడిపడి ఉన్న వెచ్చదనం మరియు ఆనందం యొక్క భావాలను తెలియజేస్తారు ఈ అనుబంధాలకు పరిశోధనల ద్వారా కూడా మద్దతు లభించింది ఈ చార్ట్ ఆధిపత్య అవగాహనలను మరియు శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను ప్రదర్శించినప్పటికీ మనం వేర్వేరు రంగులను వివరించే విధానంలో సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నాయి ఈ సాంస్కృతిక వైవిధ్యాలను పరిశీలిద్దాం ఇప్పుడు ఎరుపు రంగు చైనాలోని దేశాలలో ఇది మంత్రవిద్యతో ముడిపడి ఉంది మరియు మరణానికి ప్రతీక అనుబంధ పరిస్థితులలో ఎరుపు రంగులో దుస్తులు ధరించే వ్యక్తులు మరింత ఆకర్షణీయంగా ఉంటారని పరిశోధకులు కనుగొన్నారు అయితే విజయ పరిస్థితులలో ఎరుపు ప్రతికూల లేదా తప్పించుకునే ప్రతిస్పందనలతో సంబంధం కలిగి ఉంటుంది మన సామర్థ్యాన్ని అంచనా వేసే మేధో సాధన సందర్భం గురించి కూడా చెప్పబడింది ఇక్కడ ఎరుపు వైఫల్యంతో ముడిపడి ఉంటుంది మరియు ఆకుపచ్చ విజయంతో ముడిపడి ఉంటుంది ఈ ఫలితాలు ఉన్నప్పటికీ ప్రజల మనస్సులో ఎరుపు రంగులో ఉన్న సాధారణ అనుబంధాలు శక్తి మరియు అభిరుచితో ఉన్నాయని అవి స్పష్టంగా ఉంటాయి మరియు అవి తరచుగా మార్కెటింగ్ వ్యూహంగా ఉపయోగించబడతాయి ఈ ఆలోచనను నిరూపించడానికి కొన్ని బ్రాండ్ జెండా యొక్క రంగులతో దాని అనుబంధాలను రేకెత్తిస్తుంది ఆమె స్వీడిష్ డెమోక్రటిక్ యూత్ లీగ్ యొక్క సాంప్రదాయ చిహ్నం నీలం యొక్క వివిధ అనుబంధాలు శాంతి మరియు ప్రశాంతతను సూచించడానికి కూడా ఉపయోగించబడ్డాయి మరియు ఇది ఎల్లప్పుడూ ఈ కోణంలో ఆకాశం లేదా సముద్రం యొక్క నీలితో సంబంధం కలిగి ఉంటుంది చాలా దేశాలలో దీనిని పురుష రంగుగా చూస్తారు ఇరాన్ ఒక మినహాయింపు ఇక్కడ నీలం అవాంఛనీయ రంగుగా పరిగణించబడుతుంది మన మనస్తత్వశాస్త్రంలో రంగుతో సానుకూల అనుబంధాలు ఉన్నప్పటికీ భాషలో అది ఉండటానికి ప్రతికూల అర్ధాన్ని తెలియజేస్తుందని మేము కనుగొన్నాము నీలం విచార వైఖరిని వ్యక్తపరుస్తుంది మరియు నిరాశను సూచిస్తుంది అయినప్పటికీ నీలం యొక్క సానుకూల అంశాలు మార్కెటింగ్ స్ట్రాటజీగా నివాళులర్పిస్తుంది మరియు అదే సమయంలో కంటి స్థలం మరియు వాతావరణాన్ని చిత్రీకరిస్తుంది ఇది చూడటానికి ఓదార్పునిస్తుంది మరొక ఉదాహరణ లైఫ్ కోచింగ్ సంస్థ యొక్క ప్రకటనలలోని నీలం వృత్తి నైపుణ్యంతో పాటు విశ్వసనీయతను సూచిస్తుంది మార్కెటింగ్ పాటు అటువంటి పరిస్థితులలో ప్రజలు ఆశించే తాజా మరియు ప్రయోగాత్మక ఆహారాన్ని తెలియజేస్తుంది నలుపు అనేది బహుళ అనుబంధాలను కలిగి ఉన్న మరొక రంగు ఇది ప్రత్యేకత శక్తి అధునాతనతో పాటు హై ఎండ్ టెక్నాలజీతో ఉపయోగించబడుతుంది ఇది శక్తి ప్రత్యేకత మరియు సాంకేతిక సామర్థ్యాన్ని సూచించడానికి ఇతర రంగులతో విభేదిస్తుంది తెలుపు స్వచ్ఛత మరియు అమాయకత్వంతో ముడిపడి ఉంది మరియు వ్యక్తిత్వం సరళత స్వచ్ఛత మరియు పారదర్శకత గురించి ఉన్న బ్రాండ్ల మార్కెటింగ్లో ప్రజలు తమ రోజువారీ దుస్తులుకు వీటిని ధరించడానికి ఇష్టపడరు ఈ అభ్యాసం అమెరికన్ అభ్యాసానికి చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ జెండా యొక్క రంగులు ఏ రకమైన ఉత్పత్తిలోనైనా ధరించవచ్చు అదే సమయంలో రంగులు కూడా మతపరమైన ప్రతీకలను కలిగి ఉంటాయి ఉదాహరణకు కుంకుమ పువ్వు రంగును హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు అయితే ఆకుపచ్చను ఇస్లాంలో పవిత్రంగా భావిస్తారు వృత్తిపరమైన కమ్యూనికేషన్ సందర్భంలో రంగు మరియు మానసిక పనితీరు యొక్క విస్తృత నమూనా అయిన సందర్భ సిద్ధాంతంలో రంగును కూడా మనం చూడాలి ఇది రంగు మరియు దాని ప్రభావం జ్ఞానం మరియు ప్రవర్తన మధ్య సంబంధాలను వివరిస్తుంది మరియు ఊహిస్తుంది ఈ సిద్ధాంతం ప్రకారం రంగు అనేది ఒక నిర్దిష్ట రంగును మోస్తున్న వ్యక్తి గురించి వివిధ రకాల సమాచారాన్ని ప్రతీకగా తెలియజేయగల నాన్ లెక్సికల్ దృశ్య ఉద్దీపన ఇది మానసిక ఔచిత్యాన్ని కలిగి ఉన్న విభిన్న అర్ధాలతో ముడిపడి ఉంది మరియు ఈ ఔచిత్యం రంగుల యొక్క అంతర్గత విలువలకు మించి ఆహ్లాదకరమైన మరియు అసహ్యకరమైన సరళమైన అంచనాలకు మించి ఉంటుంది మన మెదడు వాటిని వెంటనే మరియు స్వయంచాలకంగా ప్రక్రియ చేయగలదు అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క ఈ అంశం గురించి మాట్లాడే చాలా ఆసక్తికరమైన పుస్తకాన్ని కూడా నేను సూచిస్తాను ఇది జాన్ గేజ్ వంటి ఇతర సిద్ధాంతకర్తలు కూడా ఒక నిర్దిష్ట రంగు యొక్క అర్ధాన్ని సందర్భం లేదా అది ఎదుర్కొన్న వాతావరణం నుండి విడదీయలేరని సూచించారు ఇది ఒక రంగు గురించి మన అవగాహనను ప్రభావితం చేసే సందర్భం మరియు అదనపు అవగాహన మరియు సమాచారాన్ని ఇస్తుంది ఉదాహరణకు రంగు కనిపించే వస్తువు యొక్క ఆకారం మరియు ఆకృతి ఈ వస్తువును ఒక నిర్దిష్ట వాతావరణంలో ఉంచడం మొదలైనవి కూడా ఒక నిర్దిష్ట రంగు యొక్క అదనపు వివరణలను అందిస్తాయి ఏదేమైనా మన వ్యక్తిత్వం గురించి ఇతరులకు ఆధారాలు ఇవ్వడం ద్వారా రంగులు మన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలను ప్రభావితం చేస్తాయని చెప్పగలను మీరు ఉదయాన్నే కళ్ళు తెరిచిన క్షణం మీ మెదడు ఏడు మిలియన్లకు పైగా రంగులతో నిండి ఉంటుంది కొన్ని రంగులు మీకు తలనొప్పిని కూడా ఇస్తాయి రంగుల వెనుక ఉన్న మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు ప్రపంచాన్ని తీసుకోవటానికి బాగా సన్నద్ధమవుతారు ప్రాథమిక రంగులను అర్థం చేసుకోవడంతో మీరు మంచి విక్రయదారుడిగా మారవచ్చు మరియు ఎక్కువ అమ్మకాలు చేయవచ్చు మీరు ప్రజలను ప్రభావితం చేయడానికి మరియు మరింత ఒప్పించేలా కొన్ని రంగుల శక్తిని ఉపయోగించవచ్చు కలర్ సైకాలజీ వేర్వేరు రంగులలో చూసినప్పటికీ చాలా మందికి రంగులు వారి మానసిక స్థితిని మరియు కొనుగోలు నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో స్వల్పంగానైనా ఆధారాలు లేదు కొన్ని రంగులను ధరించడం ద్వారా మీరు వివిధ రకాలైన పరిస్థితులలో విజయం సాధించడంలో మీకు సహాయపడే ఒక నిర్దిష్ట మార్గాన్ని ప్రజలు అనుభూతి చెందుతారు ఉదాహరణకు మీకు రేపు ఇంటర్వ్యూ నీలం ధరించే సాధారణ చర్య నియామక నిర్వాహకుడికి తెలియకుండానే మిమ్మల్ని మరింత విశ్వసించేలా చేస్తుంది మీకు పెద్ద వ్యాపార ఒప్పందం లేదా ఇతర ముఖ్యమైన సంఘటన ఉందని ఊహించుకోండి నీలం ధరించడం ద్వారా మీరు మరింత నమ్మదగినదిగా చూశారు మరియు వ్యాపార ఒప్పందం మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఒక రంగు మీ కోసం ఏమి చేయగలదో ఇది ఒక ఉదాహరణ మాత్రమే మరొక ప్రధాన రంగు నలుపు మరియు ఇది చాలా ఉత్తేజకరమైనదిగా అనిపించకపోయినా ఇది పరిశీలకుడిపై శక్తివంతమైన మానసిక ప్రభావాలను కలిగి ఉంటుంది నలుపు రంగు వెనుక ఉన్న మనస్తత్వశాస్త్రం అది శక్తిని మరియు అధికారాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు కానీ అది మిమ్మల్ని చెడుగా కనబడేలా చేస్తుంది మీరు అధీకృత వ్యక్తితో ఉండాలనుకునే అమ్మాయిలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటే మీ వార్డ్రోబ్ను మర్చిపోవద్దు నలుపు కూడా స్లిమ్మింగ్ ప్రభావాలను కలిగి ఉంది మరియు ఇది అధిక బరువు మరియు సన్నగా కనిపించాలని ఉన్నవారికి అద్భుతాలు చేస్తుంది వాటి వెనుక ఉన్న ప్రధాన రంగులు మరియు మనస్తత్వశాస్త్రం మీకు అర్థం కాలేదు ఈ జ్ఞానం మరొక వ్యక్తి వ్యక్తిత్వాన్ని చదవడానికి ఎలా ఉపయోగపడుతుందో మీరు తెలుసుకోవాలి మీరు మనస్తత్వా శాస్త్రం చాలా కాలం అధ్యయనం చేసిన తర్వాత ఒక వ్యక్తి చుట్టూ ఉన్న రంగులు అతని వ్యక్తిత్వం గురించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీకు చాలా తెలియజేయగలవని మీరు గ్రహించడం ప్రారంభిస్తారు ఈ రహస్యం అతను కలిగి ఉన్న కార్లు బూట్లు లేదా నీళ్ల బాటిళ్ల రంగులు ప్రతి వ్యక్తి వ్యక్తిత్వం గురించి మీకు ఏమి చెప్పగలవొ పరిగణించరు అందువల్ల ఇది కమ్యూనికేషన్ యొక్క అశాబ్దిక అంశాల యొక్క అభివృద్ధి చెందుతున్న కోణంగా అర్ధం నేను చర్చకు తీసుకునే మరో అంశం ఒల్ఫాక్టిక్స్ ఇది శరీర భాష యొక్క చాలా నిర్లక్ష్యం చేయబడిన మరియు తక్కువ అధ్యయనం చేయబడిన అంశం మరియు దాని ప్రాముఖ్యత ఇటీవలే అనుభూతి చెందుతోంది మన సామాజిక పనితీరులో సువాసనకు ఒక నిర్దిష్ట పాత్ర ఉంది మరియు దీనికి మానసిక ప్రాముఖ్యత కూడా ఉంది ప్రారంభంలో మనం ఆహ్లాదకరమైన వాసనలు ఆకర్షించటానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు అయితే అసహ్యకరమైనవి ఇతరులను తిప్పికొట్టాయి కానీ ఒక నిర్దిష్ట సువాసనను ఆహ్లాదకరంగా లేదా అసహ్యకరమైనదిగా గుర్తించడం అంత సులభం కాదు జ్ఞాపకశక్తితో ఒక నిర్దిష్ట వాసన యొక్క అనుబంధం ఎల్లప్పుడూ ఉంటుంది మనం పాత జ్ఞాపకాలు తరచూ కొన్ని వాసనలతో ముడిపడి ఉంటాయి మరియు ఒక నిర్దిష్ట వాసన యొక్క పునరావృతం సమయంలో మనల్ని వెనుకకు తీసుకువెళుతుంది అదే సమయంలో వాసన ప్రస్తుతం సంభవించే అనుభవంతో ముడిపడి ఉంటే దాన్ని పూర్తిగా మన జ్ఞాపకశక్తిలో ఉంచుతాము ఒక వాసన హెచ్చరిక వ్యవస్థగా కూడా పనిచేస్తుంది కొన్ని సంస్కృతులు ఇతరులకన్నా ఎక్కువ వాసన కలిగి ఉంటాయి మరియు వాసనల పట్ల మనకున్న ప్రశంసలో అభివృద్ధి చెందిన దేశాలలో చాలావరకు సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నాయని ఇది మనకు సున్నితం చేస్తుంది శరీర వాసనలు మరియు వాసనలతో ప్రజలు అసౌకర్యంగా ఉన్నారని సాధారణంగా కనుగొనబడింది అందువల్ల వారు కృత్రిమంగా సృష్టించిన సువాసనలను ధరించడానికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు అమెరికాలో ఉంది దీనికి విరుద్ధంగా అరబిక్ పరస్పర సాంస్కృతిక సమాచార మార్పిడిని కూడా ప్రభావితం చేస్తాయి అలాగే ఇతర వ్యక్తులతో సంభాషణలో పాల్గొనడానికి మన సుముఖతను దెబ్బతీస్తాయి మన సువాసన మన సహజ శరీర వాసన ద్వారా ప్రభావితమవుతుంది ఇది మన అలవాట్లు పరిశుభ్రత మరియు ఒక నిర్దిష్ట వాసనను పెర్ఫ్యూమ్ మరియు ఇది మన ప్రాధాన్యతను అలాగే విరక్తిని నిర్ణయిస్తుంది అదే సమయంలో ఇది మన సామాజిక స్థానాలు ఆర్థిక తరగతి స్థితి మరియు శక్తి గురించి ఖచ్చితమైన ఆధారాలను పంపుతుంది ఉదాహరణకు ఖరీదైన పెర్ఫ్యూమ్ ధరించడం ఒక నిర్దిష్ట స్థితి మరియు సంపదను సూచిస్తుంది మరోవైపు చెమట యొక్క బలమైన వాసన బహుశా తక్కువ ఆర్ధిక స్థితి నుండి వచ్చిన వ్యక్తిని మరియు చాలా శ్రమతో మునిగి తేలుతున్న వ్యక్తిని సూచిస్తుంది మంచి అశాబ్దిక ముద్రను సృష్టించడానికి ఒక వాసనను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు క్లిష్టమైన పరిస్థితిలో ఒక నిర్దిష్ట సందర్భంలో సానుకూల వాసన ఇతర వ్యక్తులపై సానుకూల ముద్రను కలిగిస్తుంది సుగంధాలు సౌందర్యంగా ఆహ్లాదకరంగా ఉన్న పాశ్చాత్య భావనలు సార్వత్రికమైనవి ఉల్లిపాయ యొక్క సువాసన అత్యంత ఆకర్షణీయమైన సువాసన మరియు వారి శరీరమంతా వేయించిన ఉల్లిపాయల వాసన అత్యంత కావాల్సిన పరిమళ ద్రవ్యాలు ఆఫ్రికన్ బుష్మెన్ కోసం ఇష్టమైన సువాసన వర్షం మరియు పాశ్చాత్య రుచి స్పష్టంగా సూక్ష్మభేదం లేదని వారు కనుగొంటారు సువాసనలు మరియు పరిమళ ద్రవ్యాల వాడకానికి సంబంధించినంతవరకు అరబిక్ చాలా క్లుప్తంగా ఉంచారు ఒక సువాసన వంటి ప్రాథమిక ప్రక్రియలు కూడా మనం ఎక్కడి నుండి వచ్చాయో మరియు మనకు తెలిసిన వాటి ద్వారా ప్రభావితమవుతాయని చెప్పారు వ్యక్తిగత వాసన యొక్క సంక్లిష్టతలు అనేక ఇతర సంస్కృతులలో అధునాతన వర్గీకరణ వ్యవస్థలకు సంబంధించినవి అమెజోనియన్ దేశానా సమాజంలోని సగటు సభ్యుడు ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకమైన వాసన వేర్వేరు వాసనల కలయిక అని తక్షణమే వివరిస్తుందని సూచించే ప్రత్యేకమైన అన్వేషణను నేను ఎత్తి చూపించాలనుకుంటున్నాను వారు ఉపయోగించే పదం ఒమా సెరిరి ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి వాసనను నిమిషంలో స్పష్టమైన వివరాలతో వివరించగలదు పరిశ్రమలు మన వాసనలు మరియు వాసనల గురించి కూడా ఆధారపడి ఉంటాయి మన ఇళ్ళలో వివిధ రకాల పరిమళ ద్రవ్యాలు కొలోన్లు పద్ధతులను అభివృద్ధి చేసింది తద్వారా ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచవచ్చు మరియు ఒత్తిడి స్థాయిని తగ్గించవచ్చు కొనుగోలుదార్లు సంతోషకరమైన మరియు సానుకూలంగా ఉంచడానికి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో దుకాణాలు ఉపయోగిస్తాయని ప్రకటనదారులు నమ్ముతారు కాబట్టి ఒక వాసనకు వాణిజ్య ఉనికి ఉందని మేము నిర్ధారించగలము ఇది మన భౌతిక స్వరూపం మరియు కళాఖండాల చర్చకు తీసుకువస్తుంది ఇది సందేశాలను కూడా ప్రసారం చేస్తుంది మన శరీర భాష అలాగే మన స్వరూపం చాలా తెలియచేస్తుంది మరేదైనా గమనించే ముందు మనలో చాలా మంది మరొక వ్యక్తి యొక్క శారీరక రూపాన్ని మరియు శరీర భాషను గమనించవచ్చు మరియు మన ప్రాధమిక పరిశీలనలు తరచుగా ఈ రెండు అంశాలపై ఆధారపడి ఉంటాయి సరైన దుస్తులను మరియు తగిన ఉపకరణాలు నిర్దిష్ట మరియు లక్ష్య ఫలితాలను పొందడానికి మనకు సహాయపడతాయి కొన్ని సందేశాలను లోతైన రీతిలో పంపించడానికి మరియు వీక్షకుడిపై ఒక ప్రత్యేకమైన ముద్రను సృష్టించడానికి అవి మనకు సహాయపడతాయి అదే సమయంలో మన ఎంపికలు మన సామాజిక ఆర్థిక స్థితి గురించి ఆధారాలు తెలియజేస్తాయి అయితే ఈ ఆలోచన వ్యాపారం మరియు వృత్తిపరమైన ప్రపంచానికి మించి విస్తరించింది సమాజంలోని వివిధ విభాగాలకు భౌతిక స్వరూపం ఉన్నంతవరకు వారి స్వంత ప్రాధాన్యతలు ఉన్నాయని మేము కనుగొన్నాము మరియు కళాఖండాల వాడకానికి సంబంధించినది మేము దుస్తుల కోడ్ అవగాహన మన భౌతిక స్వరూపం యొక్క ప్రాముఖ్యత మరియు వ్యక్తిత్వం యొక్క ఒక నిర్దిష్ట రకాన్ని సృష్టించడంలో కళాఖండాల ఉపయోగం గురించి తెలియజేస్తుంది ఈ సమస్యలను సాంప్రదాయకంగా ఎథ్నోలజిస్ట్ మరియు వ్యాపార సమాచార మార్పిడిలో కూడా తీసుకోబడ్డాయి ఈ అధ్యయనాలు చేపట్టడానికి ప్రధాన కారణం మన ఉపకరణాలు మన ఆత్మగౌరవ భావనను సూచిస్తాయి అన్న ఆలోచన మనం ధరించే బట్టలు మనం ఎంచుకున్న సెల్ ఫోన్ కవర్ చేయవచ్చు అలాగే అవి మన భావాలు మరియు భావోద్వేగాలపై ఆధారపడి ఉంటాయి అవి మన లింగం స్థానం మన స్థితి వ్యక్తిత్వం మరియు ఒక నిర్దిష్ట సమూహంతో లేదా ఒక గుంపుతో మన అనుబంధాన్నివ్యక్త పరుస్తాయి సాధారణంగా ఉపకరణాలు శుభ్రంగా మరియు మంచి ఆకృతిలో ఉండాలని చెప్పవచ్చు అరిగిపోయిన బెల్ట్ అపరిశుభ్రంగా కనిపించడమే కాకుండా వాటిని చూసుకోవటానికి బాధపడని వ్యక్తిత్వాన్ని కూడా సూచిస్తాయి కాబట్టి మనం వాటిని సరిగ్గా పట్టించుకోము అనే సందేశాన్ని పంపుతాము మరియు సోమరితనం యొక్క సూచనగా దీనిని సులభంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి భౌతిక స్వరూపం మరియు ఉపకరణాల వాడకం మన వ్యక్తిత్వం గురించి ఇతర వ్యక్తులకు అభిప్రాయాలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది అయినప్పటికీ మన ఎంపికలలో అంతర్లీన కారకం వాతావరణంలో సముచితంగా ఉండాలి మరియు వాతావరణం ప్రకారం అంటే మన పరిస్థితి మరియు కమ్యూనికేషన్ జరిగే ప్రదేశం అని అర్ధం దీనికి విభిన్న సాంస్కృతిక విలువలపై ఒక నిర్దిష్ట అవగాహన అవసరం దాని పట్ల మన సున్నితత్వం మరియు ఈ తేడాలను ముందే ఊహించి వాటి కోసం ప్రణాళిక వేసుకోవాలి ఉపకరణాలకు స్వంత భాష ఉంది బట్టలు కూడా స్వంత భాషను కలిగి ఉంటాయి ఉదాహరణకు కష్మెరె భావాన్ని కూడా సూచిస్తుంది ఒక అధ్యయనం ప్రొఫెషనల్ దుస్తులు మరియు ప్రదర్శన విశ్వాసాన్ని పెంచుతుందని మరియు ప్రజలకు విస్తృత దృక్పథాన్ని ఇస్తుందని సూచించింది శరీర భాష పరిధిలోకి వచ్చిన మరో అంశం పచ్చబొట్ల అధ్యయనం పచ్చబొట్లు శరీర భాష యొక్క నిర్దిష్ట రూపాన్ని సూచిస్తాయి అవి మన శరీరానికి శాశ్వత అలంకరణ లాంటివి వాటిని సులభంగా తొలగించలేము అందువల్ల వాటిని తరచుగా స్వీయ బ్రాండింగ్ మధ్య వ్యత్యాసం ఉందని కొందరు పరిశోధకులు సూచిస్తున్నారు వారి ప్రకారం ఫ్యాషన్ చేయదలిచిన సందేశం ఏమిటి దాని గ్రహీతలు ఎవరు మరియు వారిలో ఏ రకమైన ప్రభావం ఏర్పడుతుంది పాశ్చాత్య మీడియా అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క కొన్ని ఇతర అభివృద్ధి చెందుతున్న అంశాలను నేను తీసుకుంటాను ధన్యవాదాలు